సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై నా కోర్సుకు తిరిగి స్వాగతం నేను కాన్పూర్ లోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన రవిచంద్రన్ని కాబట్టి ఈ కోర్సు మీకు ఎన్పిటిఎల్ మూక్స్NPTEL MOOC's ప్రాజెక్ట్లో భాగంగా ఇవ్వబడిందిమనము మూడవ వారం మాడ్యూల్ రెండు లో ఉన్నాము ఇది నాలుగవ ఉపన్యాసం మునుపటి ఉపన్యాసంలో నేను మీతో అలవాట్లగురించి మాట్లాడానుఆపై మంచి చెడు అలవాట్లన్ను గుర్తించడంపై చర్చను ప్రారంభించాను అలవాట్లు ను గుర్తించే విషయంలో నేను మీకు కొన్ని మార్గదర్శకాలను ఇవ్వడం ప్రారంభించాను మరియు మనము మునుపటి ఉపన్యాసంలో చర్చించిన వాటి యొక్క శీఘ్ర హైలైట్ను మీకు ఇస్తాను మీరు అలవాట్ల గురించి ఆలోచించినప్పుడల్లా మీరు చాలా విషయాలను గ్రాంట్గా తీసుకుంటున్నారని నేను మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను మీకు చాలా అంచనాలు ఉన్నాయి మీకు తప్పుడు అభిప్రాయం ఉందిమీరు ఏ అలవాటును అయినా సులభంగా ఏర్పరచుకోగలరు మరియు అంతకు మించి మీరు కూడా మీ అలవాటును కలిగి ఉంటారనే అభిప్రాయం మీకు ఉంటుంది దీన్ని సులభంగా మార్చవచ్చు ఆ తప్పుడు ఊహతో మీరు చెడు అలవాట్లను పేరుకుపోవడానికి అనుమతిస్తారు నిజానికి చెడు అలవాట్లు ఎలా పేరుకుపోతాయో నేను ఉదాహరణ ఇచ్చాను అది మీ దుస్తులు లాగా ఉంటుంది మీ మంచం లేదా టేబుల్ మీద అది పెద్ద కుప్పగా మారే వరకు విసురుతూ ఉండండి మీరు విసిరే కాగితం లాగా లేదా ఫ్యాన్ మీద పేరుకుపోయిన దుమ్ము కాబట్టి మొదట్లో మీరు దానిని నెమ్మదిగా గమనించరు చాలా పెద్దది నియంత్రించలేనిదిఆపై మీరు భయాందోళనకు గురై దాని గురించి ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు అనుకున్న అన్ని అలవాట్లు సులభంగా దొరకవు ముఖ్యంగా మంచి అలవాట్లు మంచి వాటిని రూపొందించడం చాలా కష్టం మరియు మన అలవాట్లు చాలావరకు బాహ్య ఉద్దీపనలకు అపస్మారక ప్రవర్తనా ప్రతిస్పందనలు అవి ఒక రకమైన బాహ్య విషయం ద్వారా ప్రేరేపించబడతాయికానీ అంతర్గతంగా మన మెదడులోఇది ప్రేరేపించబడుతుంది ఆపై మనం ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రతిస్పందించేలా చేయబడతాము మనము ఈ అంశంలో మరింత వివరంగా చూస్తున్నాంఈ మరియు రాబోయే ఉపన్యాసంలోకానీ తరువాత గురించి మాట్లాడిన తరువాత మంచి చెడు అలవాట్లను గుర్తించడానికి మార్గదర్శక సూత్రాల గురించి నేను మీకు చెప్పడం ప్రారంభించాను కాబట్టి చివర్లో ఒక తండ్రి గోడపై నెయిల్స్ కొట్టిన కథ గురించి నేను మీకు చెప్పాను ఆపై ఆ కథ నుండి మనం నేర్చుకోగల పాఠం ఏమిటంటేచెడు అలవాట్లు ఉన్నప్పటికీ మీరు దానిని మార్చుకుంటే అది ఇప్పటికీ మీ పాత్రపై చెరగని గుర్తును వదిలివేస్తుందిఇది సురక్షితమైనది మరియు ఉత్తమమైనది అన్ని సమయాలలోను మంచి అలవాట్లపై పని చేయండిముఖ్యంగా మీరు మీ పర్సనాలిటీ ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచిస్తేచెడు అలవాట్లను పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించండి మరియు అనేక మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి సాధ్యమైనంత ఎందుకంటే నేను చెప్పినట్లుగా తరువాతి దశలో కూడా మీరు వదులుకుంటారని భావించినప్పుడు కొన్ని చెడు అలవాట్లు వ్యక్తిత్వంకొన్నిసార్లు చాలా ఆలస్యం అవుతాయిమరియు కొన్నిసార్లు మీరు దానిని మార్చినప్పటికీ ప్రజలు మీ ప్రారంభ రోజుల్లో మీకు ఆ అలవాట్లు ఉండేవని మర్చిపోకూడదు కాబట్టి దానిని కొనసాగించండి తండ్రి కొడుకుకు చెప్పినట్లుగా గుర్తుంచుకోండికాబట్టి అది మంచిదని నైతికతను గుర్తుంచుకోండి దానిని నివారించడానికితద్వారా మీరు బలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటారు తరువాతి దశలో కూడా ఎవరూ దానిని మీకు సూచించరు ఈ వారం కథలతో నిండి ఉందని నేను చెప్పినట్లుగా ఇప్పుడు మన చర్చకు తిరిగి వస్తున్నాము మొదట్లో కూడా నేను చెప్పానునాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం నేను మీకు మరొక కథ చెప్పబోతున్నాను ఈ కథ ఒక రోగి గురించి ఆపై కథ ప్రారంభమైనప్పుడుఅది ఐసియులో ఆసుపత్రిలో ఒక రోగి పడుకుని ఉన్నాడు ఆపై రోగి పక్కన ఆమె అక్కడ ఆమె చాలా ఆందోళన చెందుతుంది ఆపై ఆమె చేతిలో చాలా చిన్న బిడ్డ ఉంది ఆపై ఇద్దరు పిల్లలు ఆమె పక్కన నిలబడి ఉన్నారు అప్పుడు వారు చాలా ఆందోళన చెందుతారు ఎందుకంటే ఇది కనిపిస్తుంది ఈ వ్యక్తికి ఒక రకమైన టెర్మినల్ వ్యాధి వచ్చింది అనిమరియు స్పష్టంగాముఖం నుండి మరియు అన్నింటి నుండి అతను క్యాన్సర్తో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది ఆపై అతను ఐసియులో ఉన్నాడు అతను తన చివరి శ్వాస కోసం ఎదురుచూస్తున్నట్లుగా అనిపిస్తుంది అప్పుడు అతను ఎప్పుడైనా చనిపోవచ్చు కాబట్టి ఇది ఒక క్షణం మరియు తరువాత వారు ఆశిస్తున్నారుఒక వైద్యుడు ఒక ప్రత్యేక వైద్యుడు ఆపై అతను దాని గురించి ఏదైనా చేయగలరు మరి ఈ వైద్యుడు వచ్చి తీసుకెళ్తే బాగుంటుందని ఆశపడుతున్నారు ఒక శస్త్రచికిత్సఅతనిని అంగీకరిస్తుంది కొంత ఆశ ఉంది ఇప్పుడు ఈ వైద్యుడు అమెరికా వెళ్ళాడు ఆపై అతను తన ప్రపంచ పర్యటన చేసాడు మరియు అతను చాలా బిజీగా ఉన్న వ్యక్తి మరియు వారు డాక్టర్ కోసం వేచి ఉన్నారు మరియు అదృష్టవశాత్తూ ఆ రోజు డాక్టర్ అతను వస్తాడని చెప్పాడు ఆపై వారు ఆశతో డాక్టర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అంటే డాక్టర్ వస్తారు ఆపై క్యాన్సర్తో బాధపడుతున్న ఈ రోగిని రక్షిస్తారుమరియు ఏ క్షణంలోనైనా మరణించవచ్చు మరియు అతను కుటుంబంతో ఉన్నాడు ఆపై అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారుఆపై భార్య మరియు ముగ్గురు పిల్లల తల్లి ఆమె ఈ పరిస్థితి గురించి చాలా ఆందోళన చెందుతోంది చాలా ఒత్తిడి ని చెందుతుంది సరే ఆపై వైద్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి వారు వైద్యుడిని చూడటానికి చాలా సంతోషంగా ఉంటారు ఆపై వైద్యుడుకి కేసు గురించి వివరించబడింది ఈ వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నాడని మరియు వారు అతను ఏదో ఒక రకమైన శస్త్రచికిత్స చేయటానికి వేచి ఉన్నాడు తద్వారా అతను రక్షించబడవచ్చు లేదా కనీసం అతను ఇంకా కొంతకాలం జీవించగలడు ఇప్పుడు డాక్టర్ ఆ వ్యక్తి పేరును చదివి చాలా గందరగోళానికి గురై ఆపై అతను లోతుగా చూస్తాడు అవతలి వ్యక్తి కళ్ళలోకి లోతుగా అంటే రోగి మరియు రోగి కూడా చూస్తాడు డాక్టర్ వైపు మరియు నెమ్మదిగా వారు ఒకరినొకరు గుర్తించడం ప్రారంభిస్తారు ఆపై ఒక ఫ్లాష్ బ్యాక్ అని చెప్పండి ఆపై మనము రోగి యొక్క బాల్యానికి వెళతాము మరియు బాల్యంలో అతను నా సన్నిహిత స్నేహితుడితో మరియు తరువాత ఈ స్నేహితుడితో వారు పెరుగుతున్నారు కాబట్టిఒక రోజు వారు పాఠశాలకు వెళ్లినప్పుడుఈ స్నేహితుడు ఇలా అన్నాడు హేకామన్ యార్ నీవు ఇంకా పిల్లల్లాగా ఉన్నావ ని చెబుతాడు పెద్దవాళ్లలా ప్రవర్తించుకుందాం సరే అప్పుడు ఈ వ్యక్తి నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగాడు నేను ఎదిగిన వ్యక్తిగా మారాలి ఆయన ఇలా అన్నాడు ఇది చూడు నేను సిగరెట్ తాగడం ప్రారంభించాను ఆపై నేను ఒక మనిషిలా భావిస్తాను మరియు నీవు దీన్ని ఎందుకు ప్రారంభించకూడదు ఇప్పుడుఈ వ్యక్తి చాలా భయపడ్డాడుఆపై అతను ఆలోచిస్తున్నాడు లేదు నేను సిగరెట్ తాగడం ప్రారంభించను అప్పుడు నా తండ్రి చాలా సంప్రదాయవాది ఆపై మనము ఆ రకమైన కుటుంబానికి చెందినవాళ్ళం కాదు మరియు ఇది నిజంగా చెడ్డది ఆయన మాట్లాడుతూఈ చెత్తను నీవు వదిలేయండి ఇది కేవలం సరదాగా ఉంటుంది మరియు నీవు స్నేహితులైతే నువ్వు సిగరేట్ త్రాగాలి అది మరియు నేను ని స్నేహితుడిని మరియు నేను నీకు చెడు విషయాలు చెప్పడం లేదు ఇప్పుడు ఈ వ్యక్తి ధూమపానం చేయడం ప్రారంభించాడుఅది ఫ్లాష్బ్యాక్లో ఉంది మరియు మనము ప్రస్తుత దృష్టాంతానికి తిరిగి వస్తాము అతను ఐసియులో ఉన్నాడు అతని భార్య మరియు పిల్లల అతని చుట్టూవున్నారు అదే రోగి క్యాన్సర్తో బాధపడుతున్నాడు అదే ధూమపానం ప్రారంభించడానికి చాలా భయపడింది అయితే ఆ డాక్టర్ ఎవరు చాలా వరకు మీలో ఈ సమయానికి దానిని ఊహించి ఉండవచ్చు వైద్యుడు అతని స్నేహితుడు అతను తన స్నేహితుడని చెప్పడం ద్వారా ఈ వ్యక్తికి ధూమపానం చేసే అలవాటును పెంచుకున్నాడు ఆపై అతను ఒక మనిషి అయి ఉండాలి మరియు అతను పెద్దవాడిలా ప్రవర్తించాలి ఆపై ఈ వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగాప్రజాదరణ పొందిన ధనవంతుడైన ఈ వైద్యుడిని చూసి ఆశ్చర్యపోయారు ప్రతి ఒక్కరూప్రజలనుమొత్తం మానవాళిని రక్షించినందుకుఆపై అతని శస్త్రచికిత్సలు చాలా ప్రాచుర్యం పొందాయి ఏం జరిగింది కాబట్టి అప్పుడు అతను ఇలా అంటాడు హే అప్పుడు అతను ఇది నువ్వేనా అని చెబుతాడు అప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయాడు మరియు అదే సమయంలో రోగి ఒక రకమైన నత్తిగా గొంతు కష్టపడుతూ ఆపై అతను అతన్ని ఒక విషయం అడగాలనుకున్నాడు మీ గురించి ఏమిటి నువ్వు ఇంకా ధూమపానం చేస్తున్నారా దానికి డాక్టర్ నవ్వుతూ ఆ తర్వాత ఇలా అన్నాడు ఓహ్ కాబట్టి అది కేవలం ఒక చిన్ననాటి వినోదం కోసం కాబట్టి నేను కాలేజీకి వెళ్ళినప్పుడు మరియు నా వైద్య వృత్తి గురించి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇది వైద్యుడికి మంచిది కాదని నాకు తెలుసునేను మెడికల్ సీటు పొందిన రోజు చాలా కాలం ముందు దానిని వదులుకున్నాను నేను దానిని వదులుకున్నాను మరియు నువ్వు ఇలాగే కొనసాగుతారని నాకు తెలియదు ఇలా అనిపిస్తోంది నువ్వు చైన్ స్మోకర్గా మారినట్లు కనిపిస్తోందిఆపై నువ్వుఈ అలవాటును ఆపుకోలేకపోతున్నాము కాబట్టి నేను నీ నుండి ఇలా ఆశించలేదు ఇప్పుడు దీని నుండి మీరు నేర్చుకున్న పాఠం ఏమిటిపాఠం ఏమిటంటే మంచి మరియు చెడు అలవాట్లు రెండూ సహచరుల సమూహ ప్రభావం మరియులేదా పర్యావరణం ద్వారా ఏర్పడతాయి మన చుట్టుపక్కల ప్రజలులేదా వాస్తవానికి మనకు ఉద్దీపన ను ఇస్తున్న పరిసరాలు ఏదైనా చేసి ఆపై ఒక అలవాటు ఏర్పడుతుంది అది మంచి అలవాటు కావచ్చు చెడు అలవాటు కావచ్చు కానీ కథలో చెప్పినట్లుగా మంచి అలవాటును నిలుపుకోవడం లేదా చెడు అలవాటును మార్చుకోవడం అనేది వ్యక్తిగత అవగాహన మరియు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అదే వాతావరణాన్ని చూడండి డాక్టర్ మరియు రోగి ఇద్దరూ ధూమపానం చేయడం ప్రారంభించారు నిజానికి ఆ తర్వాత ప్రముఖ వైద్యుడిగా మారిన వ్యక్తి అసలు దోషిఈ పేషెంట్కి చెడు అలవాటు వచ్చేలా చేయడానికి కారణం అదే కానీ అదే సమయంలో మీరు వాటిని వ్యక్తిగతంగా చూస్తే అవి ఏమిటి అవగాహనలు మరియు నమ్మకాలు ఇప్పుడు వైద్యుడి కోసం అతను ఒకసారి డాక్టర్ అవుతాడని లేదా అంతకంటే ముందే అతను మెడికల్ కాలేజీలో చేరడం ప్రారంభించిన తర్వాత అది చాలా అనారోగ్యకరమైన పద్ధతి అని అతను గ్రహించాడు ఆపై ఆ విధంగా కొనసాగడం వైద్యుడి పని కాదు ఆపై అతను దానిని వదులుకున్నాడు అయితే రోగిగా మారిన అవతలి వ్యక్తికి దాని గురించి అతని అవగాహన ఏమిటంటే సరే ఇది నేను నా స్నేహితుడితో ప్రారంభించి ఆపై అతను చిక్కుకున్నాడు అతను బానిస అయ్యాడుఅతను చిక్కుకున్నాడు దానిలోఆపై అతను దాని నుండి బయటకు రావడానికి ఒక నమ్మకం లేదా విలువ వ్యవస్థ లేదు కాబట్టి ఇది నిజంగా ప్రమాదకరమని కథ నుండి నేర్చుకోవలసిన పాఠం చెడు అలవాట్ల పరంగా ఎందుకంటే దాని నుండి బయటకు రావడానికి చాలా సంకల్ప శక్తి అవసరం మీ స్వంత నమ్మకం మరియు విలువ వ్యవస్థ నుండి చాలా మార్పులు రావాలి తద్వారా మీరు మీ చెడు అలవాటును మార్చుకునే విషయంలో సానుకూల మార్పు పొందగలుతారు ఇప్పుడుఏదైనా మంచి అలవాటు లేదా చెడు అలవాటు అని గుర్తించడానికి తదుపరి మార్గదర్శక సూత్రం కేవలం ఈ అంశాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను చెడు అలవాట్లు తక్షణ సంతృప్తినిసంతృప్తిని ఇస్తాయి కానీ దీర్ఘకాలికంగా పేలవమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇది చెడు అలవాటు అని మీరు ఎలా గుర్తిస్తారు మీరు ఆ అలవాటును ఆస్వాదించినప్పుడుఅది మీకు వెంటనే అత్యంత సంతృప్తిని ఇస్తుంది మళ్ళీ నేను చేయగలను మద్యం తాగడం యొక్క ఉదాహరణకి వెళ్ళండి సరే కాబట్టి సాయంత్రం ఒక పార్టీ ఉంది మీరు త్రాగండిఆపై మీరు పార్టీని ఆస్వాదిస్తారు కాబట్టి మీరు నృత్యం చేసి ఆపై మీరు ఆశ్చర్యపోతారు సరే కానీ మరుసటి రోజు ఉదయం హ్యాంగోవర్ లేదా ఆ అర్థరాత్రి కూడా మీరు వాంతులు మొదలుపెట్టినప్పుడుమరియు మీరు జబ్బుపడినప్పుడుఉదయం వరకు కాబట్టి ఆ మునుపటి రోజు సరేకానీ తక్షణ ఫలితం పరంగా కూడాఅది ఉపయోగపడలేదు కానీ మీరు మంచి అలవాట్లను పరిశీలిస్తే అవి తక్షణ సంతృప్తిని ఇవ్వవుకానీ దీర్ఘకాలంలో గొప్ప డివిడెండ్లతో ప్రయోజనాలు ఉంటాయి ఏదైనా మంచి అలవాటు మీకు దీర్ఘకాలంలో లాభాలను చేకూరుస్తుంది కాబట్టి ఉదాహరణకు సకాలంలో పనులు చేయడం వంటిదిసరే కాబట్టి నేను చెప్పనవసరం లేదు ఇది దీర్ఘకాలంలో మీకు గొప్ప బహుమతులు ఇస్తుందని మీరు అనుకుంటారు నేను నిన్ను మాత్రమే కోరుకుంటున్నానని చెప్పినప్పుడు సూత్రాల పరంగా మనం సాధారణంగా పరిగణించగల కొన్ని ఉదాహరణలను మీకు ఇస్తాను మంచి చెడుగా పరిగణించగల వాటి గురించి మరియు అగ్లీ అలవాట్ల గురించి ఇప్పుడు మనం నిజంగా మాట్లాడాము మీకు చెడు అలవాట్లు ఉన్నాయని నేను చెప్పానుఅది మీకు చెడు అలవాటును సూచించడానికి మాత్రమే మితిమీరిన తీవ్రతతో అది మళ్లీ అగ్లీగా మారుతుంది ఉదాహరణకు మద్యం తాగడం పార్టీలో ఎవరైనా పరిమిత పరిమాణంలో మద్యం తాగితే మంచిది కానీ అదే పార్టీలో చుట్టూ తిరిగిన వ్యక్తి చాలా ఎక్కువ పరిమాణంలో లైగర్ తీసుకున్నాడు ఆపై అతను కారును సరిగా నడపలేక అతను ఎవరినైనా డీ కొట్టాడు అది అగ్లీ అవుతుంది లేదా అతను సరిగ్గా నడవలేకపోతాడు బురద మీద రోడ్డుపై పడిపోయింది అప్పుడు ప్రజలు అతన్ని చూసి ఇప్పుడు అతన్ని ఎగతాళి చేస్తున్నారు చెడు అలవాటు అగ్లీగా మారవచ్చు కాబట్టి దానిని తనిఖీ చేసి ఆపై నియంత్రించకపోతే దానిని తీవ్ర పరిస్థితికి వెళ్లనిస్తే అది అగ్లీగా మారవచ్చు కొన్ని సాధారణ వాటిని చూడండి ఈ వైపు చెడు అలవాటు మరియు ఈ వైపు మంచి అలవాటు అర్థరాత్రి నిద్రపోవడం ఇది ఇది ఒక చెడు అలవాటు త్వరగా లేవడం మంచి అలవాటు ఆలస్యం చేయడం వాయిదా వేయడం చెడ్డది సమయం బాగుంది ఇప్పుడు ఆరోగ్యం మరియు పరిశుభ్రత పట్ల ఆసక్తి లేకపోవడం ఇప్పుడు సరే నేను నా శరీరానికి హాని చేస్తానని ఆలోచిస్తున్నాను శరీరం కాబట్టి నేను చాలా బలంగా ఉన్నాను నాకు ఏమీ జరగదు కాబట్టి అది చెడ్డది మీరు నెమ్మదిగా దీనిని కనుగొన్నారు ఒక రకమైన అలవాటు ఉదాహరణకు అధిక బరువుగా మారడం సరే మీరు అభివృద్ధి చెందరు ఏదో ఒక రోజు మీకు తీపి అంటే ఇష్టం లేదా వ్యాయామం చేయడంలో మీ అయిష్టత ఉండవచ్చు చిన్న నడక చేయడం లేదా నేను పట్టించుకోను నేను జంక్ ఫుడ్ తింటాను అనే మీ వైఖరి ఆపై నేను లావుగా మరియు బొద్దుగా ఉండటం ఆనందిస్తాను కాబట్టి ప్రజలు నా గురించి ఏమి చెబుతారో నేను పట్టించుకోను మీరు ఆరోగ్యం మరియు పరిశుభ్రత విషయంలో కానీ మంచి అలవాట్ల విషయంలో సాధారణ నిస్వార్థతతో ఉన్నారా శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల మీరు నెమ్మదిగా గాసిప్ చేయడం ప్రారంభిస్తారు ఆపై అది క్రమంగా ఇతరులను విమర్శిస్తూ అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఈ వైపు ఒక మంచి అలవాటు వ్యక్తి ఇతరుల గురించి మంచి విషయాలు మాత్రమే చెబుతారు మరియు అన్ని సమయాలలో అభివృద్ధి చెందడంపై దృష్టి పెడతారు స్వీయ పెరుగుదల చెడు అలవాటు ఈ వైపు ఏదైనా మితిమీరిన ఏదైనా వ్యసనం అలవాట్లు ఇది మద్యపానం లేదా మాదకద్రవ్యాలు లేదా సోషల్ నెట్వర్కింగ్ పరంగా ఎక్కువ సమయం గడపడం మరియు కొన్ని నిజంగా ముఖ్యమైన పనులు ఉన్నాయని మర్చిపోయి అప్పుడు మీరు పూర్తిగా అయిపోయారు దీనిలో ఓడిపోతే మీరు చాలా ముఖ్యమైన కార్యకలాపాలను కోల్పోయారు కాబట్టి ఏదైనా మితిమీరినది మిమ్మల్ని నియంత్రించడం మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది కాబట్టి అది చెడ్డది ఇప్పుడు ఈ వైపు అది ఒక వ్యక్తి కాదు మంచి అలవాట్లు ఈ విషయాలన్నింటినీ పూర్తిగా నివారించడం వల్ల వ్యక్తి ఈ విషయాలను మితంగా ఆనందిస్తాడు మరియు ముఖ్యంగా వ్యక్తి హానికరమైన కోరికలను నివారిస్తాడు ఉదాహరణకు మందులను తీసుకోండి కాబట్టి ఒక తత్వశాస్త్రం జీవితం అంటే ఏమిటో నిజంగా తెలుసుకోవాలనుకుంటే మీరు ప్రతిదీ సరిగ్గా అనుభవించాలని చెప్పారు ఇది జీవించి ఉల్లాసంగా ఉండండి తద్వారా మీరు చెడు లాగా కూడా రుచి చూడవచ్చు మద్యపానం విషయంలో వారు చెప్పేది ఏమిటంటే మీరు కూడా రుచి చూసినా కొంచెం బాగుంటుంది కానీ పరంగా చెడు అలవాటుకు చాలా వ్యసనపరుడైన ఔషధం వంటి రుచి చూడటం మీకు హాని కలిగిస్తుంది మీ చుట్టూ ఉన్న మీ ప్రజలు మీ కుటుంబం మీ పని ప్రదేశానికి కూడా ఆపై మీరు కేవలం ఆపై మీరు కేవలం ఒక వ్యసనంతో ప్రారంభించి ఆపై మీరు చాలా ఇతర చెడు అలవాట్లను ఏర్పరచుకుంటారు డబ్బు దొంగిలించడం వంటి అబద్ధాలు చెప్పడం కొంతమంది నేరస్థుల గురించి ఆలోచించడం వంటివి చెడు అలవాటును కొనసాగించడానికి కార్యకలాపాలు కాబట్టి ఒక విషయం మరొకదానికి దారితీస్తుంది ఆపై అది చాలా ముఖ్యమైనది అవుతుంది మీరు దానిని అంత సులభంగా విచ్ఛిన్నం చేయలేరని మీరు గ్రహించిన శక్తివంతమైన గొలుసు చాలా శక్తివంతంగా మారింది ఇప్పుడు ఈ వైపు టీవీ చూడటం లేదా ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేయడం వంటి సాధారణ విషయం అది నెమ్మదిగా పుంజుకుంటుంది కాబట్టి విద్యార్థులు మొదట్లో రెండు కిటికీలు ఒక కిటికీతో ప్రారంభించడం నేను చూశాను అసలు విద్యాపరమైన పని మరొక విండో ఫేస్బుక్ లేదా మరేదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్ తెరిచి ఉంది ఇప్పుడు మొదట్లో ఏమీ జరగదు అకస్మాత్తుగా ఒక సందేశం వస్తుంది సరే అది పాప్ అప్ అవుతుంది అతను కేవలం శోదించబడతాడు దాన్ని ఎవరు పంపుతున్నారో చూడాలి అని అతను ప్రతిస్పందిస్తాడు ఆపై ఆ వ్యక్తి నేను ఈ పోస్ట్ను పెట్టానని చెబుతాడు ఒక లుక్ వెయ్యమని చెబుతాడు అతను పోస్ట్కు వెళ్తాడు పోస్ట్ నుండి ఇతర లింక్లు ఉన్నాయి ఆపై అతను మరింత బ్రౌజ్ చేస్తాడని అనుకుంటాడు ఓహ్ నేను చాలా మిస్ అయ్యాను అనే భావన అతనికి వస్తుంది కాబట్టి అతను ఏమి చేస్తున్నాడు ఆపై అతను మరొక విషయం పంపుతాడు అవతలి వ్యక్తి కూడా వస్తాడు మనమందరం కలిసి ఎందుకు చాట్ చేయకూడదని వారు చెబుతారు వారు చాటింగ్ చేస్తూనే ఉంటారు మరియు వారు గ్రహించిన సమయానికి కాబట్టి ఇది 3 గంటల4 గంటల లాగా ఉంటుంది తెల్లవారుజామున వారు మునుపటి రోజు సాయంత్రం 7 8 చుట్టూ ప్రారంభించారు కాబట్టిసమయం కేవలం వృధా చేయడంలోవృధా చేయడంలో మాత్రమే గడిచిపోతుంది ఇప్పుడు ఈ వైపు మంచి అలవాటును పెంపొందించుకోవాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి అతను లేదా ఆమె సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారు సమయాన్ని అరుదైన వస్తువుగా చూస్తారు ఇది ప్రణాళిక చేయబడింది ఇది రేషన్ పరంగా ఉపయోగించబడుతుంది మరియు సమయం వృధా కాదు ఈ సమయంలో ఈ వైపు చెడ్డ వ్యక్తి చెడు అలవాటు ఏర్పడిన వ్యక్తి సకాలంలో లేని ఆహారాన్ని తింటారు అకస్మాత్తుగా 3 గంటలకు అతను లేదా ఆమెకు ఏదైనా కావాలి కాబట్టి వారు వెళ్లి దోచుకుంటారు అక్కడ ఏది ఉన్నా దానిని వంటగదిలో లేదా ఫ్రిజ్లో ఉంచుతారు సరే మరియు చాలా సార్లు ఇది జంక్ ఫుడ్ ఇప్పుడు మంచి అలవాటును పెంపొందించుకోడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి తినే సమయం వచ్చింది సమయం కేటాయించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు మనం చాలా ఉదాహరణలు ఇవ్వగలం కాబట్టి చెడు అలవాటు మరో విషయం ఏమిటంటే వస్తువులను దొంగిలించడం కానీ అప్పుడు ఆ అలవాట్లను పెంపొందించుకోవడం అనేది ఒక మంచి అలవాటు ఇది ఈ వ్యక్తి నిజాయితీగా మరియు నమ్మదగిన వ్యక్తిగా ఒక రకమైన ఇమేజ్ను సృష్టిస్తుంది మనము చేస్తాం మరిన్ని ఉదాహరణలను తరువాత కానీ నేను మీకు మరో కథ ఇవ్వడం ద్వారా మీకు విరామం ఇవ్వాలనుకుంటున్నాను ఆపై కథ ఆధారంగా మరో పాఠం మరియు మార్గదర్శకంతో బయటకు వస్తుంది ఇది నేను చిన్నప్పుడు చదివిన తర్వాత నేను చెడు అలవాట్లను ఎందుకు పెంచుకోకూడదనే దాని గురించి చాలా శాశ్వతమైన ముద్ర వేసింది ఇప్పుడు దీనిని చూడండిఇది వాస్తవానికి తన కొడుకును చాలా ప్రేమించిన తల్లి గురించి కాబట్టి మీరు నన్ను అడిగితే ఈ తల్లి ఈ కొడుకును ఏ ఇతర తల్లి కంటే తక్కువగా ప్రేమిస్తుందా వద్దు బహుశా తన కొడుకును అంతగా ప్రేమించినది ఆమె కానీ ఈసారి కథ మనకు ఎలా ముగుస్తుంది కథ కేవలం చివరి రోజున ముగుస్తుందిదీనిలో ఒక ఖైదీని ఉరితీయబోతున్నారు సరే అతనికి మరణం శిక్ష విధించబడింది కాబట్టి అతను ఉరి తీయబడబోతున్నాడుఆపై దానికి ముందు కాబట్టిదానికి కొన్ని గంటల ముందు వారు వచ్చి ఆ వ్యక్తికి ఒక సందర్శకుడు వచ్చాడనిఆమె మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటోందని ఆమె ఏడుస్తోంది ఆమె ఏడుస్తోంది ఆమె మిమ్మల్ని కలవాలనుకుందిఆమె ఏడుస్తోందిఆమె ఏడుస్తోందిఆపై ఆమె నిరాశకు గురవుతుంది కాబట్టి ఖైదీలు జైలర్ వార్డెన్కు అతను సర్ ఆమె నా తల్లి అని చెబుతాడుఅప్పుడు జైలర్ స్పష్టంగా కొడుకు తల్లిని కలవడానికి ఆసక్తి కలిగి ఉంటాడు కాబట్టి అతను సరే అని చెబుతాడు నేను ఆమెను తీసుకువస్తాను వేచి ఉండండి సర్ ఆపండి అని ఆయన చెప్పారు నేను ఆమెను చూడాలనుకోవడం లేదు కాబట్టి జైలర్ చాలా ఆశ్చర్యపోయాడుః చూడండి ఇది మీ జీవితంలో చివరి రోజు చివరి కొన్ని గంటలు కొన్ని క్షణాలు అప్పుడు అది మీ తల్లి మరియు విషయం ముందు ఒకరి తల్లిని చూడటానికి ఇష్టపడనిది మరణం మరియు ఆమె వచ్చింది మరియు ఆమె మిమ్మల్ని చూడటానికి చాలా నిరాశగా ఉంది మీరు ఆమెకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు దీనికి కొడుకు మళ్ళీ ఆమె జైలర్ వల్లనే నేను ఇక్కడ ఉన్నానని మీరు నమ్మరని చెబుతాడు లేదు మొత్తం కథను చెబుతుంది అతను లేదు అని చెబుతాడు మీరు బ్యాంకును దోచుకోవడానికి వెళ్లారని నాకు గుర్తుంది ఆపై అక్కడ ఒక మేనేజర్ ప్రతిఘటించాడు ఆపై అతను మీకు డబ్బు ఇవ్వడానికి ఇష్టపడలేదు కోపంతో మీరు ఆ రివాల్వర్ తీసుకొని ఆ సమయానికి అతన్ని కాల్చి చంపారు పోలీసులు వచ్చారు వారు మిమ్మల్ని పట్టుకున్నారు ఆపై అది హత్య కాబట్టి ఆపై ప్రతి ఒక్కరి కంటే ముందు శరీర కళ్ళు కాబట్టి ఇప్పుడు మీరు శిక్షించబడతారు కాబట్టి అది అత్యంత ముఖ్యమైన నేర కార్యకలాపం మీరు అలా చేసారు దానికి మీరు మీ తల్లిని ఎలా నిందించగలరు అతను సర్ మీకు తెలియదు కానీ నేను నా కథను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది నేను ఇంట్లో ఉన్నప్పుడు అని చెప్పాడు ఎల్ కె జి నేను నా సహవిద్యార్ధి ఉంచిన ఒక చిన్న పిన్ వైపు చూశానుఆపై నేను తీసుకున్నాను ఎందుకంటే నేను కొన్ని కాగితాలను బిగించడానికి ఆ పిన్ను ఉపయోగించాలనుకున్నాను ఆ రోజు నేను చెప్పాను అమ్మ అమ్మ నేను ఇప్పుడే పిన్ దొంగిలించాను నా పక్కన కూర్చున్న అమ్మాయి నుండి తరగతిలో అమ్మ ఏమీ మాట్లాడలేదు మరుసటి రోజు నేను మరొక రబ్బరు ఎరేజర్ వేరే అబ్బాయి నుంచి తీసుకున్నానుఆపై నేను నా తల్లికి చూపించానుఆమె ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ఆమె నన్ను నాకు ప్రేమిస్తుంది ఆపై నేను మొదటి తరగతికి వెళ్ళాను నేను పెన్సిల్స్ దొంగిలించడం ప్రారంభించాను నా తల్లి ఏమి అనలేదురెండవ తరగతిమూడవ తరగతి నేను కొనసాగించడం ప్రారంభించాను నేను షార్ప్నర్లను తీసుకున్నాను ఎప్పుడైతే ఐదవ తరగతికి చేరుకున్న నేను పెన్సిల్ పెట్టెలను పూర్తిగా దొంగిలించడం ప్రారంభించాను ఆపై నెమ్మదిగానేను వారి పుస్తకాలను దొంగిలిస్తున్నానునేను ఇతర వస్తువులను దొంగిలిస్తున్నాను మరియు నేను 8వ తరగతికి చేరుకున్నప్పుడునాకు ఎవరో ఉపయోగిస్తున్నా ఆ గడియారాన్ని నచ్చింది కాబట్టిఅతను దానిని కొంతసేపు ఉంచికడగడానికి వెళ్ళినప్పుడు ముఖంనేను దానిని దొంగిలించాను నేను చూపించాను కాబట్టి మా అమ్మ ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు అది కొనసాగింది అలాఆపై నేను కళాశాలలో ఉన్నట్లుగా ఇతర ప్రదేశాల నుండి డబ్బు దొంగిలించడం ప్రారంభించానునేను బయటి ప్రదేశాల నుండి డబ్బు దొంగిలించేవాడిని రాత్రి నేను వెళ్లి కొంత డబ్బు దొంగిలించేవాడిని ప్రజలు నన్ను పట్టుకోలేదు కానీ అప్పుడు నేను నిజంగా ఒక పెద్ద విషయం కోసం వెళ్తానని అనుకున్నాను వెళ్లి బ్యాంకును దోచుకుంటారు కాబట్టి ఆ సమయంలో నేను వెళ్లి డబ్బు తీసుకున్నాను కానీ అప్పుడు మేనేజర్ నన్ను చూసిఆపై అతను నన్ను పట్టుకున్నాడు ఆపై నాకు మేనేజర్కు మధ్య జరిగిన పోరాటంలో నేను అతన్ని చంపవలసి వచ్చింది ఇప్పుడునా తల్లి నన్ను మొదటిసారి ఆపి ఉంటే నేను ఆ చిన్న పిన్ దొంగిలించినప్పుడు కొన్ని కాగితాలను బిగించినందుకు ఆమె ఆ సమయంలో నాకు చెప్పి ఉంటే కుమారా దొంగిలించడం మంచిది కాదు నీవు వెళ్లి క్షమించంమని వేడుకో మరియు ఈ పిన్ తిరిగి ఇవ్వండి నేను మీ కోసం చాలా పిన్స్ తెస్తాను లేదా మరుసటి రోజు ఎప్పుడైతే నేను ఆ ఎరేజర్ని తీసుకున్నప్పుడు ఆమె నాతో చెప్పినట్లయితే నేను మీకు చాలా మంచి వాటిని ఇస్తాను కానీ దానిని తిరిగి ఇచ్చి క్షమించండి అని చెప్పాను కాబట్టినేను ఆ సమయంలో ఆ అలవాటును ఆపివేసేవాడిని మరియు నేను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు మరియు నేరస్థుడిగా మారక పోయీ ఉండేవాడిని కాదు అక్కడ నన్ను ఉరితీయాలి ఇప్పుడు మీరు నాకు చెప్పండి మీరు చేస్తారా నేను ఆమెను చూడటం లేదా నేను ఈ విషయంలో సమర్థించబడ్డానని మీరు అనుకుంటున్నారా కాబట్టి జైలర్ నోరు విప్పలేదు ఆపై అతను కథను వివరించినప్పుడు కానీ మీకు లభించే పాఠం ఏమిటి దీనికి సంబంధించి చెడు అలవాట్లను మొగ్గలో నే నాశనం చేయండి చెడు అలవాట్లను ఏర్పరచుకోవడం ప్రమాదకరం మరియు చాలా హానికరం అందువల్ల మొగ్గలోనే చెడు అలవాటును తొలగించడం మంచిది అది కథలో ఉంటే తల్లి అతన్ని ఆపింది అతను పిన్ తీసుకున్నప్పుడు అతను స్థాయికి చేరుకోలేదు ఎవరినైనా కాల్చి చంపిన నేరస్థుడిగా మారిఆ కారణంగా అతన్ని ఉరితీశారు మరియు అతను తన ప్రాణాన్ని కోల్పోయాడు అంతకు మించి కొడుకు మరియు తల్లి మధ్య ఉన్న ఘోరమైన పరిస్థితిని చూడండి కొడుకును అంతగా ప్రేమించిన తల్లి కొడుకు కోరుకోని చెత్త వ్యక్తిగా మారింది అస్సలు ఎదుర్కోవటానికి అస్సలు చూడండి కాబట్టి మీరు ఏదైనా చెడు అలవాటును మొలకెత్తడానికి ప్రయత్నిస్తే దీనిని స్వయంగా నివారించవచ్చు ఇప్పుడునేను ఈ ఉపన్యాసాన్ని ముగించాలనుకుంటున్నానుఈ ఆలోచనతో చార్లెస్ నోబెల్ నుండి మొదట మనం మన అలవాట్లను ఏర్పరచుకుంటాము అప్పుడు మన అలవాట్లు మనల్ని తయారు చేస్తాయి కాబట్టి మంచి అలవాట్లు లేదా చెడు అలవాట్లు అయినామొదట మనం వాటిని తయారు చేస్తాము కానీ నెమ్మదిగా అవి మనలను తయారు చేస్తాయి అది చెడు అలవాటు అయితే అవి మమ్మల్ని చెడు మనుషులుగా చేస్తారుఅవి మంచి అలవాట్లు అయితేఅవి నిజంగా మమ్మల్ని మంచి మనుషులుగా చేస్తాయి ఇప్పుడు మళ్ళీదాని గురించి ఆలోచించండి గత ఉపన్యాసంలో నేను మిమ్మల్ని అడిగాను గత ఉపన్యాసంలో మీ మంచి చెడు అలవాట్లను గుర్తించమని అడిగాను ఇప్పుడు దీనిలోమీరు చెడు అలవాట్లను మళ్లీ అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు మీరు మొగ్గనే నొక్కాలిఆపై మనం ఏ మంచి అలవాట్లను మరింత పెంపొందించుకోవచ్చు నేను మీ వద్దకు మరో కథతో తిరిగి వస్తానుమీరు నేర్చుకోగల మరో ఉదాహరణ తదుపరి ఉపన్యాసంలో మీరు గుడ్ మరియు బ్యాడ్ అలవాట్లను ఎలా గుర్తించవచ్చనే దాని గురించి మరికొన్ని మార్గదర్శకాలు